నమస్కారము కాబట్టి గత సెషన్లో మనము మాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్ గురించి చర్చించాము కాబట్టి మనము ఈ రోజు మన నిర్ణయాన్ని కొనసాగిస్తాము మరియు మాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్లలో నిల్వ చేయబడిన ఎనర్జీ గురించి మాట్లాడుతాము ఆ తరువాత మనము ఐడియల్ ట్రాన్స్ ఫార్మర్ గురించి చర్చిస్తాము కాబట్టి నేటి సెషన్ చర్చను ప్రారంభిద్దాం మనకు తెలిసినట్లుగా ఇండక్టర్లో నిల్వ చేసిన ఎనర్జీ ని ఇలా ఇవ్వవచ్చు w12Li2 ఇప్పుడు మాగ్నెటికల్లీ కపుల్డ్ కాయిల్లో నిల్వ చేయబడిన ఎనర్జీ ని నిర్ణయించడానికి ఈ క్రింది సర్క్యూట్ను పరిశీలిద్దాం ఇక్కడ i1 మరియు i2 అనేవి ఎడమ మరియు కుడి కాయిల్స్ లోని కరెంట్ ప్రవాహాలు v1 మొదటి కాయిల్ అంతటా ఉన్న వోల్టేజ్ మరియు v2 రెండవ కాయిల్ అంతటా ఉన్న వోల్టేజ్ వాటికి ఇండక్టెన్స్ L1 మరియు L2 మరియు M అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్ గా ఉన్నాయి ఇప్పుడు మొదటగా కరెంట్ విలువలు i1 మరియు i2 మొదట్లో సున్నా అని అనుకుందాం అంటే సర్క్యూట్లో నిల్వ చేయబడిన మొత్తం ఎనర్జీ 0 కి సమానం ఇప్పుడు i1 ను 0 నుండి I1 కి పెంచడానికి అనుమతించబడుతుంది అంటే ఇది మనం పరిశీలిస్తున్న ఒక ఆర్బిటరీ విలువ ప్రస్తుతi20 ను కొనసాగిస్తున్నప్పుడు ఆ సందర్భంలో కాయిల్ వన్ లోని ఎనర్జీ ని ఇలా ఇవ్వవచ్చు p1tv1i1i1L1di1dt మరియు సర్క్యూట్ లోని ఎనర్జీ ని ఇలా ఇవ్వవచ్చు w1p1dtL10I1i1dt12L1I12 ఇప్పుడు ఒకవేళ కరెంట్ i2 ను 0 నుండి I2 కు పెంచడానికి అనుమతించబడితే అది మళ్ళీ మనము పరిశీలిస్తున్న ఆర్బిటరీ విలువ మొదటి కాయిల్లో కరెంట్ ప్రవాహాలను ఒకే విధంగా కొనసాగిస్తున్నప్పుడు ఆ సందర్భంలో మొదటి కాయిల్లో ప్రేరేపిత మ్యూచువల్ వోల్టేజ్ M12di2dt ఉంటుంది కాయిల్ 2 లో ఉన్నప్పుడు ఇది సున్నా అవుతుంది ఎందుకంటే I 1 లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి కాయిల్ 2 లో ఉన్న ప్రేరేపిత మ్యూచువల్ వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు di1dt సున్నా అవుతుంది కాయిల్ రెండు కోసం మనకు మ్యూచువల్ వోల్టేజ్ మరియు మ్యూచువల్ ప్రేరిత వోల్టేజ్ M12di2dt ఉంటుంది అందువల్ల కరెంట్ పెరుగుదల కారణంగా కాయిల్స్లోని ఎనర్జీ ఇలా ఇవ్వబడుతుంది p2ti1M12di2dti2v2i1M12di2dti2L2di2dt మరియు సర్క్యూట్ లో ని ఎనర్జీ ఇలా ఇవ్వబడుతుంది w2p2dtM12I10I1di2L20I2i2dtM12I1I212L2I22 ఇప్పుడు ఆ సందర్భంలో i1 మరియు i2 రెండూ వాటి కాంస్టెంట్ విలువకు చేరుకున్నప్పుడు సర్క్యూట్లో నిల్వ చేయబడిన మొత్తం ఎనర్జీ పరిగణించబడుతుంది కాబట్టి సర్క్యూట్లో నిల్వ చేయబడిన మొత్తం ఎనర్జీ ఇలా ఉంటుంది ww1w212L1I12M12I1I212L2I22 ఇప్పుడు మనం వాటి తుది విలువలు చేరుకున్న క్రమాన్ని రివర్స్ చేస్తే అంటే మొదట మనం i2 ను 0 నుండి I2 కి పెంచుతాము మరియు తరువాత i1 ను 0 నుండి I1 కి పెంచుతాము ఆ సందర్భం లో సర్క్యూట్లో నిల్వ చేసిన మొత్తం ఎనర్జీ ని ఇలా ఇవ్వవచ్చు w12L1I12M21I1I212L2I22 ఇప్పుడు మనం ఫైనల్ కండిషన్స్ కు ఎలా చేరుకుంటామంటే నిల్వ చేసిన మొత్తం ఎనర్జీ ఒకే విధంగా ఉండాలి అలాంటప్పుడు ఆ సందర్భం లో మీరు ఈ రెండు ఈక్వెషన్లను పోల్చి చూస్తే మీరు MM12M21 అని చెప్పవచ్చు సర్క్యూట్లో నిల్వ చేయబడిన మొత్తం ఎనర్జీ w12L1I12MI1I212L2I22 ఇప్పుడు ఈ సమీకరణం రెండు కాయిల్స్లోని కరెంట్ ప్రవాహాలు డాటెడ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తున్నాయని ఊహించడం ద్వారా మనము పొందాము అంటే రెండింటిలో ఏదైనా కాయిల్లో ఉన్న మ్యూచువల్ వోల్టేజ్ పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ ఒక కరెంట్ డాటెడ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తే మరొకటి డాటెడ్ టెర్మినల్ ను వదిలివేస్తే మ్యూచువల్ వోల్టేజ్ ఇప్పుడు నెగటివ్ గా మారుతుంది అలాంటప్పుడు మ్యూచువల్ ఎనర్జీ కూడా నెగటివ్ గా ఉంటుంది కాబట్టి సర్క్యూట్లో నిల్వ చేయబడిన మొత్తం ఎనర్జీ ఇలా అవుతుంది w12L1I12 MI1I212L2I22 ఇప్పుడు మనం I1 మరియు I2 కొన్ని ఆర్బీటరీ విలువలుగా పరిగణించాము కాబట్టి మనం సాధారణ i1 మరియు i2 సమీకరణాలతో చిహ్నాలతో భర్తీ చేసే ఇతర విలువలతో వీటిని భర్తీ చేయవచ్చు సర్క్యూట్లో నిల్వ చేయబడే ఇన్స్టంటేనియస్ ఎనర్జీ ని కొంత సాధారణ ఈక్వెషన్ ద్వారా ఇవ్వవచ్చు మరియు దాని సాధారణ వ్యక్తీకరణ w12L1i12±Mi1i212L2i22 కాబట్టి ఈ ప్లస్ మైనస్ అనేది ఈ కరెంట్ డాట్ లోకి ఎలా ప్రవేశిస్తుంది మరియు ఎలా వదిలివేస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పాజిటివ్ సైన్ అనేది మ్యూచువల్ టర్మ్ కోసం మనం ఎంచుకున్న ఒక పాజిటివ్ సంకేతం ఈ రెండు కరెంట్ ప్రవాహాలు డాటెడ్ టెర్మినల్స్లోకి ప్రవేశిస్తాయి లేదా వదిలివేస్తాయి లేకపోతే మనం దీనిని నెగటివ్ గా పరిగణిస్తాము ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ కోసం అప్పర్ లిమిట్ ని స్థాపించడానికి ప్రయత్నిద్దాం సర్క్యూట్లో నిల్వ చేయబడిన ఎనర్జీ నెగటివ్ గా ఉండదని మనకు తెలుసు ఎందుకంటే సహజమైన ఒక పాశివ్ సర్క్యూట్ గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి మనం సౌకర్యవంతంగా చెప్పగలం 12L1i12 Mi1i212L2i22≥0 ఇప్పుడు వ్యక్తీకరణలో మనకు రెండు స్క్వేర్ పదాలు ఉన్నాయి కాబట్టి ఏమి చేస్తుంది మనము మొదట పూర్తి స్క్వేర్ ని సృష్టిస్తాము కాబట్టి మనం ఏమి చేస్తాం మనము ప్రాథమికంగా వ్యక్తీకరణలో i1i2L1L2 ను కూడి తీసివేస్తాము కాబట్టి మీరు i1i2L1L2 ను తీసివేసినప్పుడు పై ఈక్వెషన్ ను సింప్లిఫై చేయవచ్చు 12i1L1 i2L22i1i2L1L2 M≥0 ఇప్పుడు ఇది స్క్వేర్ పదం కాబట్టి ఇది ఎప్పటికీ నెగటివ్ గా ఉండదు అది సున్నా కావచ్చు కాబట్టి మనం ప్రమాణాల యొక్క అప్ డేటెడ్ కాంస్టెంట్ ని కలిగి ఉండవచ్చు L1L2 M≥0⇒M≤L1L2 కాబట్టి మనకి ఇప్పుడు అప్ డేట్ చేయబడిన ప్రమాణాలను పొందుతాము కాబట్టి మీరు సింప్లిఫై చేస్తే మీకు M≤L1L2 లభిస్తుంది కాబట్టి కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎప్పుడూ కూడా సెల్ఫ్ ఇండక్టెన్స్ యొక్క జామెట్రిక్ సగటు కన్నా ఎక్కువగా ఉండకూడదు ఇప్పుడు ఈ పరిస్థితి మనం ఈక్వాలిటీ కాంస్టెంట్ గా మార్చవచ్చు మీరు దీన్ని ఈక్వాలిటీగా మార్చినప్పుడు దీనిని కాంస్టెంట్ k తో గుణించండి అప్పుడు మనము MkL1L2 ను వ్రాయవచ్చు ఈ k ను కో ఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని అంటారు కాబట్టి కో ఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ రెండు కాయిల్స్ మధ్య మాగ్నెటిక్ కప్లింగ్ యొక్క కొలత K యొక్క విలువ 0≤k≤1అవుతుంది ఒకవేళ K విలువ 1 అయితే సర్క్యూట్ పరిపూర్ణంగా కపుల్ కలుపుతుందని మనము చెబుతాము ఒకవేళ k విలువ 0 5 కన్నా తక్కువగా ఉంటే సర్క్యూట్ లూస్ లీ కపుల్డ్ అనీ మరియు k విలువ 0 5 కన్నా ఎక్కువగా ఉంటే అది స్ట్రాంగ్ లీ కపుల్డ్ అని మనము చెప్తాము మనము చర్చించిన వాటిని అర్థం చేసుకోవడానికి కపుల్డ్ సర్క్యూట్లో నిల్వ చేయబడిన ఎనర్జీ కి సంబంధించిన ఒక ఉదాహరణ తీసుకుందాం v60cos 4t30 Vఉంటే ఒక కపుల్డ్ ఇండక్టెన్స్ లో t1sవిలువ వద్ద నిల్వ చేసిన ఎనర్జీ ని మనం కనుగొనాలి ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ను చూస్తే L1 L2 అనేవి 5 మరియు 4 హెన్రీగా ఇవ్వబడుతుంది కాబట్టి k విలువ ఇలా అవుతుంది kML1L22 5200 56 K 0 56 కాబట్టి సర్క్యూట్ టైట్ లీ కపుల్ చేయబడిందని మనము చెబుతాము K 0 5 కన్నా తక్కువ ఉంటే అది లూస్ లీ కపుల్డ్ చేయబడిందని మరియు k ఒకదానికి సమానంగా ఉంటే సర్క్యూట్ ఖచ్చితంగా కపుల్డ్ అని చెబుతాము ఇప్పుడు తదుపరి పని ఏమిటంటే నిల్వ చేసిన ఎనర్జీ ని కనుగొనడానికి మనం కరెంట్ విలువను లెక్కించాలి కాబట్టి దాని కోసం మనం ఏమి చేయాలి మనము మొదట సర్క్యూట్కు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఈక్వి వాలెంట్ ను పొందాలి కాబట్టి మీరు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఈక్వి వాలెంట్ గా మార్చినప్పుడు 60cos 4t30 ⇒60∠30°ω4rads 5HjωL1j20 2 5HjωMj10 4HjωL2j16 116F1jωC j4 మీరు ఆ విలువలను సర్క్యూట్లో ఉంచితే మీరు సర్క్యూట్ను ఫ్రీక్వెన్సీ డొమైన్ లో పొందుతారు కరెంట్ I1 సర్క్యూట్ యొక్క ఎడమ భాగంలో ప్రవహిస్తుందని మరియు I2 సర్క్యూట్ యొక్క కుడి వైపున ప్రవహిస్తుందని అనుకుందాం మీరు ఈ రెండు కరెంట్ ప్రవాహాలను చూస్తే రెండూ డాట్ లోపలికి వెళ్తున్నాయి అంటే మ్యూచువల్ వోల్టేజ్ పాజిటివ్ గా ఉంటుంది మెష్ 1 కొరకు 10j20I1j10I260∠30° మెష్ 2 కొరకు j4j16I2j10I10⇒I1 1 2I2 పైన తెలిపిన విలువలను ప్రతిక్షేపిస్తే 12 j14I260∠30°⇒I23 6° మరియు I1 1 2I23

4°A తదుపరి పని ఏమిటంటే మనం ఇప్పుడు టైమ్ డొమైన్లోకి వచ్చిన కరెంట్ విలువలను మారుస్తాము కాబట్టి i13 4 i23 254cos 4t160 6 ఇప్పుడు మనం ఆ t1s సమయంలో ఎనర్జీ విలువను కనుగొనాలి దాని విలువ 4t4rad229 2 కావున i13 905cos 229 2 19 4 3 284A కపుల్డ్ ఇండక్టర్లలో నిల్వ చేయబడిన మొత్తం ఎనర్జీ విలువ w12L1i12Mi1i212L2i2220 73J ఇప్పుడు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అని పిలువబడే మరొక అంశం గురించి మనం చర్చను ప్రారంభిద్దాం ఇప్పుడు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఖచ్చితమైన కలయికను కలిగి ఉంటుంది మీరు మాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్ కలిగి ఉంటే మరియు మీకు కప్లింగ్ కో ఎఫీషియంట్ ఒకటి తో సమానమైనది ఉంటే అంటే ఖచ్చితమైన కప్లింగ్ ఉన్న సర్క్యూట్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది ఇది అధిక పెర్మియబిలిటీ కలిగి ఉన్న సాధారణ కోర్ లో పెద్ద సంఖ్యలో టర్న్స్ కలిగిన రెండు లేదా అంతకంటే ఎక్కువ కాయిల్ లను కలిగి ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ కోర్లో మనకు అధిక పెర్మియబిలిటీ ఉన్నందున రెండు కాయిల్స్ యొక్క అన్ని టర్న్స్ కు ఉత్పత్తి అయ్యే ఫ్లక్స్ లింక్ అవుతుంది అక్కడ అప్పుడు పర్ఫెక్ట్ కప్లింగ్ ఉంటుంది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది రెండు కపుల్డ్ ఇండక్టర్ల యొక్క పరిమితం చేసే సందర్భం ఇక్కడ ఇండక్టెన్స్ అప్రోచ్ విలువ ఇన్ఫినిటీ మరియు కప్లింగ్ ఖచ్చితంగా ఉంటుంది దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనము ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఒక సర్క్యూట్ ను పరిశీలిస్తాము ఈ సందర్భంలో కాయిల్ యొక్క ఎడమ వైపున v1 వర్తించబడిందని మీరు చూసినట్లైతే కాయిల్ యొక్క కుడి వైపున v2 వర్తించబడుతుంది M అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్ L1 మరియు L2 రెండు కాయిల్స్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ విలువలు ఇప్పుడు i1 మరియు i2 రెండూ డాట్ లోకి ప్రవేశిస్తున్నాయి అంటే మ్యూచువల్ వోల్టేజ్ పాజిటివ్ ఉంటుంది మనము ఫ్రీక్వెన్సీ డొమైన్ లో v 1 మరియు v 2 కొరకు ఈక్వెషన్లను వ్రాస్తాము V1jωL1I1jωMI2I1V1 jωMI2jωL1 V2jωMI1jωL2I2 ఈ రెండు ఈక్వేషన్లను కలపడం వలన V2jωL2I2MV1L1 jωM2I2L1 ఇప్పుడు పర్ఫెక్ట్ కప్లింగ్ సందర్భం లో మీకు తెలుసు ML1L2 కాబట్టి k విలువ ఒకటికి సమానమని మీరు భావించినప్పుడు పర్ఫెక్ట్ కపుల్డ్ కాయిల్స్ ML1L2 ఇప్పుడు ఈ విలువ మునుపటి ఈక్వెషన్ లో ఉంచుతాము మరియు మనం సింప్లిఫై చేసినప్పుడు మనకు ఇది లభిస్తుంది V2jωL2I2L1L2V1L1 jωL1L2I2L1L2L1V1nV1 ఇప్పుడు n అంటే ఏమిటి n ను ట్రాన్స్ఫార్మర్ యొక్క టర్న్స్ రేషియో అని పిలుస్తారు కాబట్టి మీరు ఎక్స్ప్రెషన్ ను చూస్తేL1L2M→∞ అదే విధంగా ఉంటే కపుల్డ్ కాయిల్స్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అవుతాయి సంగ్రహంగా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ కింది లక్షణాలను కలిగి ఉంటే అది ఐడియల్ గా చెప్పబడుతుంది 1 కాయిల్స్ చాలా పెద్ద రియాక్టెన్స్ లను కలిగి ఉంటాయి L1L2M→∞ 2 కప్లింగ్ కో ఎఫిషియంట్ విలువ యూనిటీ గా ఉంటుందిk1 3 ప్రాథమిక మరియు ద్వితీయ కాయిల్స్ నష్ట రహితమైనవి ఇప్పుడు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూనిటీ కపుల్డ్ లాస్ లెస్ ట్రాన్స్ఫార్మర్ దీనిలో ప్రాధమిక మరియు ద్వితీయ కాయిల్స్ ఇన్ఫనైట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ లను కలిగి ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ యొక్క సర్క్యూట్ చిహ్నం మనము సాధారణంగా ఇలా చూపిస్తాము ఇక్కడ మనకు ఒకటి మరియు రెండవ కాయిల్ ఉంటుంది మరియు టర్న్ ల నిష్పత్తి N1 ను కలిగి ఉండండి N అనేది ప్రాధమిక కాయిల్లోని టర్న్ ల సంఖ్యను N1 గా మారుస్తుంది N2 ద్వితీయ కాయిల్లో టర్న్ ల సంఖ్య మరియు రెండు కాయిల్ల మధ్య ఉన్న డబుల్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లో కోర్ ఉన్నట్లు చూపిస్తుంది ఇప్పుడు ప్రాధమిక వైండింగ్ N1 టర్న్స్ మరియు ద్వితీయ N2 టర్న్స్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం మనము ఇప్పుడే చూసిన ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్లో ఈ సైనూసోయిడల్ వోల్టేజ్ను వర్తింపజేస్తాము మరియు ఆ సందర్భంలో మాగ్నెటిక్ ఫ్లక్స్ ఉత్పత్తి రెండు వైండింగ్ ల గుండా వెళుతుంది వోల్టేజీలు v1 మరియు v2 లను తెలుసుకోవడానికి మీరు ఫేరడేస్ లా Faraday's law ని వర్తింపజేయవచ్చు మీరు ప్రాధమిక కాయిల్లో వోల్టేజ్ను వర్తింపజేస్తే ఏమి జరుగుతుంది నువ్వు చెప్పగలవు v1N1ddt అదేవిధంగా ద్వితీయ వైండింగ్ అంతటా వోల్టేజ్ ఉంటుంది v2N2ddt ఇప్పుడు మీరు రెండు సమీకరణాలను విభజించినట్లయితే మనము ఇలా పొందుతాము v2v1N2N1n ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క టర్న్ ల నిష్పత్తి తప్ప మరొకటి కాదు ఇప్పుడు పవర్ కన్సర్వేషన్ కారణంతో ప్రాధమిక వైండింగ్ కు సరఫరా చేయబడిన ఎనర్జీ ద్వితీయ వైండింగ్ గ్రహించిన శక్తికి సమానంగా ఉండాలి కాబట్టి మీరు పవర్ కన్సర్వేషన్ నియమాన్ని అనుసరించినప్పుడు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో v1i1v2i2 విలువ దీనిని మీరు ఇలా వ్రాస్తే I2I1N1N21n ఎప్పుడైతే n1 ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ను ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు N 1 ఉన్నప్పుడు దీనిని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు మరియు n 1 అయితే దీనిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ప్రాధమిక వోల్టేజ్ కంటే ద్వితీయ వోల్టేజీలు తక్కువగా ఉండేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో ద్వితీయ వోల్టేజ్ దాని ప్రాధమిక వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కోసం సరైన వోల్టేజీలు మరియు దిశల డైరక్షన్ ల యొక్క సరైన పొలారిటీ పొందడం చాలా ముఖ్యం కాబట్టి V1 లేదా V2 యొక్క పొలారిటీ లేదా I1లేదా I2 యొక్క డైరెక్షన్ మార్చబడితే మనం చూసిన n యొక్క విలువ అది n చేత భర్తీ చేయబడాలి కాబట్టి మనం n లేదా n ఉపయోగించాలా అని తెలుసుకోవడం ఎలా మనము ఈ క్రింది నియమాలను ఉపయోగిస్తాము డాటెడ్ టెర్మినల్స్ వద్ద V1 మరియు V2 పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఉంటే ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ఈక్వెషన్ లో n ను ఉపయోగించండి లేకపోతే n ఉపయోగించండి I1 మరియు I2 రెండూ ప్రవేశించినా లేదా రెండూ డాటెడ్ టెర్మినల్స్ ను వదిలివేసినా ట్రాన్స్ఫార్మర్ ప్రస్తుత ఈక్వెషన్ లో n ని ఉపయోగించండి లేకపోతే n ఉపయోగించండి మనము ఈ రెండు నియమాలను పాటిస్తే వోల్టేజ్ మరియు కరెంట్ కోసం సాధ్యమయ్యే కాంబినేషన్లు 4 ఉంటాయి కాబట్టి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కోసం సర్క్యూట్ల యొక్క నాలుగు కాంబినేషన్లను కలిగి ఉండవచ్చు ఆ నాలుగు సర్క్యూట్లు ఏమిటో చూద్దాం మొదట మీరు V1 మరియు V2 చూస్తే రెండూ డాటెడ్ టెర్మినల్ వద్ద పాజిటివ్ గా ఉంటాయి కాబట్టి మనము చెప్పగలను V2V1N2N1 కరెంట్ I1 లోపలికి వెళుతున్నందున మరియు కరెంట్ I2 డాటెడ్ టెర్మినల్ వెలుపల వెళుతున్నందున I2I1N1N2 ఇప్పుడు రెండవ సందర్భంలో టెర్మినల్ యొక్క డాటెడ్ వైపు వోల్టేజ్ టెర్మినల్స్ పాజిటివ్ గా ఉంటాయి కాబట్టి మనము వ్రాస్తాము V2V1N2N1 కానీ ఇప్పుడు కరెంట్ దిశ వ్యతిరేకం కాబట్టి I2I1 N1N2 మరియు మూడవ కేసు ఎడమ వైపున ఉన్న వోల్టేజ్ల విలువ డాటెడ్ టెర్మినల్ వోల్టేజ్ యొక్క నెగటివ్ పొలారిటీ ను కలిగి ఉంటుంది మరియు కుడి వైపున మీకు వోల్టేజ్ యొక్క పాజిటివ్ పొలారిటీ ఉంటుంది కాబట్టి మనము వ్రాస్తాము V2V1 N2N1 ఇప్పుడు కరెంట్ విషయంలో రెండు కాయిల్స్ను మీరు ఈ సందర్భంలో చూస్తే I2I1N1N2 ఇప్పుడు నాల్గవ సందర్భంలో మీ వోల్టేజీలు ఈ సందర్భంలో మనము చూసిన పొలారిటీ ను కలిగి ఉన్నాయి ఇక్కడ V 1 డాటెడ్ టెర్మినల్ వద్ద పాజిటివ్ గా ఉంటుంది మరియు డాటెడ్ టెర్మినల్ వద్ద V 2 నెగటివ్ గా ఉంటుంది కాబట్టి V2V1 N2N1 అదే కరెంట్ విషయంలో కరెంట్ I 1 వెళుతున్నట్లు చూస్తే అది డాటెడ్ టెర్మినల్ లోపలికి వెళుతుంది అదే సమయంలో ఎందుకంటే మీరు కరెంట్ మార్గాన్ని కనుగొంటే I2 కూడా డాటెడ్ టెర్మినల్ లోపలికి వెళుతుంది I2 ఇక్కడి నుండి డాటెడ్ టెర్మినల్ లోపలికి వెళ్లి పై వైపు నుండి బయటకు వస్తుంది కాబట్టి I2I1 N1N2 కాబట్టి దీనితో మేము మన నేటి చర్చను ముగించవచ్చు దీనిలో మేము మాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్లలో నిల్వ చేయబడిన ఎనర్జీ గురించి చర్చించాము మరియు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ మరియు వాటి వివిధ కనెక్షన్లు మరియు పొలారిటీ గురించి కూడా చర్చించాము ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన మన చర్చను కొనసాగిస్తాము ధన్యవాదాలు